ఈరోజు మనము మన కోర్సు యొక్క మొదటి ప్రసంగంతో ప్రారంభిస్తున్నాము సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి మరియు మనము కమ్యూనికేటివ్ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంపై దృష్టి పెడతాము మరి దీనికి కారణం ఇది కోర్సు యొక్క చాలా ముఖ్యమైన భాగం ఇంకొన్ని నిమిషాల్లో దాని గురించి మీకు నేను చెబుతాను కానీ ఒక సారి అవలోకనంఓవర్ వ్యూ ని చూద్దాము రాబోయే 30 నిమిషాల్లో మనం ఈ క్రింది విషయాలను పరిశీలిద్దాం నేను విషయాన్ని విశదీకరిస్తాను అంతకన్నా ఎక్కువ ముఖ్యమైనవి కోర్స్ మొదలుపెట్టే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి మీరు చాలా శ్రద్ధగా ఈ విషయాలు వినాలి దయచేసి చర్చా ఫోరమ్ను మళ్లీ మళ్లీ చూడండి ఎందుకంటే అక్కడే వివిధ కార్యకలాపాలు క్విజ్లు సర్వేలు పరస్పర చర్యలు జరుగుతాయి వాటికి కీలకమైన లింక్ కూడా అక్కడ అందించబడుతుంది కోర్సులో సర్వేలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీరు కొన్ని సర్వేలను తీసుకుంటారని భావిస్తున్నారు మీ వీక్లీ క్విజ్ ప్రశ్నలతో పాటు మార్కుల పరంగా వీటికి కొంత వెయిటేజీ ఉంటుంది మీకు క్విజ్లు కూడా ఎలాగూ ఉంటాయి నేను వాగ్దానం చేసినట్లుగా ఇతర సోషల్ మీడియా కార్యకలాపాలు ఉంటాయి మనము దీనిని ఎప్పటికప్పుడు చర్చా వేదికలో ప్రకటిస్తూ ఉంటాము కోర్సు యొక్క ఇతర అంశాల విషయానికి వస్తే పరిచయ వీడియోను చూడండి మనము ప్రతి వారం క్రమానుగతంగాపీరియాడికల్ ఏమి చేయబోతున్నామో గుర్తించడానికి ఇప్పటికే అందించబడిన రాత కోర్సు భాగాలను రిటన్ కోర్స్ కాంపోనెంట్ కూడా చూడండి నేను మీకు చెప్పినట్లుగా మొదటి వారంలో మన దృష్టి కమ్యూనికేషన్పై ఉంటుంది రెండవ మరియు మూడవ వారంలో కూడా ఇదే జరుగుతుంది వాస్తవానికి ఈ పవర్ పాయింట్లో ఇక్కడ హైలైట్ చేయబడిన కొన్ని అంశాలపై దృష్టి పెట్టడం చాలా చాలా ముఖ్యం కోర్సు యొక్క మొదటి కొన్ని వారాల పాటు సాఫ్ట్ స్కిల్స్మృదువైన నైపుణ్యాలు మరియు కమ్యూనికేషన్ మధ్య సంబంధాన్ని ఇప్పుడు మీతో వెంటనే పంచుకుంటాను ఒక కోణంలో సాఫ్ట్ స్కిల్స్ను సూపర్సెట్గా మరియు కమ్యూనికేషన్ను ఆ సెట్ యొక్క ఉపసమితిగాసబ్ సెట్ పరిగణించవచ్చు మీరు చూస్తున్నట్టుగా మనం సాఫ్ట్ స్కిల్స్ యొక్క త్వరిత నిర్వచనం కోసం వెళ్ళవచ్చు మీరు సామాజిక మర్యాదలను చూడండి ఇది మీరు వ్యక్తులతో సంభాషించే పద్ధతి మర్యాదలు అని అర్థం మీరు ప్రదర్శించే వివిధ రకాల భావోద్వేగఎమోషనల్emotional మరియు అభిజ్ఞాత్మకకాగ్నిటివ్cognitive లక్షణాలు ఇవి సామాజిక మర్యాదలు కమ్యూనికేషన్ సామర్ధ్యాలు శబ్ద అశాబ్దిక దృశ్య శ్రవణ వంటి వివిధ మార్గాల ద్వారా కమ్యూనికేట్ చేసే మీ సామర్థ్యాన్ని సూచిస్తాయి మనము తరువాతి సమయంలో దానిని వివరంగా చర్చిస్తాము భాషా నైపుణ్యాలకు పెద్దగా వివరణ అవసరం లేదు కానీ ఇతర విషయాలు స్పష్టంగా సాఫ్ట్ స్కిల్స్ లో భాగం నేను ఇక్కడ హైలైట్ చేసినట్లుగా ఇవి కమ్యూనికేషన్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్స్ మనం మొదటి రెండు వారాలలో ఇది చాలా వివరణాత్మక పద్ధతిలో చేయబోతున్నాం ఇప్పుడు మీరు హార్డ్ స్కిల్స్ కఠిన నైపుణ్యాలకు విరుద్ధంగా సాఫ్ట్ స్కిల్స్ ను నిర్వచించాలనుకుంటే సాఫ్ట్ స్కిల్స్ ను నిర్వచించడం కష్టం కొలవడం కష్టం ఇవి మీ గుణాత్మక లక్షణాలను మీ వ్యక్తిత్వాన్ని మీ భావోద్వేగాలను మీరు ప్రదర్శించే విధానాన్నిమరియు అన్నింటినీ పరిగణిస్తాయి అలా కాకుండా హార్డ్ స్కిల్స్ నికొలవగలము ఉదాహరణకు మీరు కంప్యూటర్ ప్రోగ్రామర్గా ఎంత మంచివారు లేదా మీరు ఎంత మంచి మెకానికల్ ఇంజనీర్ లేదా ఏదైనా ఎడిట్ చేయడంలో ఎంత మంచివారో చెప్పగలం ఇప్పుడు ఈ నైపుణ్యాలను కొలవడం మరియు లెక్కించడం సులభం రెండింటి మధ్య వ్యత్యాసం మరియు సాఫ్ట్ స్కిల్స్ నేపథ్యంలో కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసిన తరువాత ఇప్పుడు మొదలు పెడదాం ఒక ప్రాథమిక ప్రశ్నతోటి కమ్యూనికేషన్ అంటే ఏమిటి ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చాలా సులువు ఒక కోణంలో సమాధానం చెప్పడం చాలా సులభం మరి వేరొక కోణంలో కష్టం ఎలా అంటే జీవితం ఏమిటి ఒక నిర్దిష్ట కోణంలో సమాధానం చెప్పడం చాలా సులభం మన వద్ద విస్తృత శ్రేణి నిర్వచనాలు ఉంటాయి కానీ మళ్లీ ఇదే కారణం వల్ల సమాధానం చెప్పడం అనేది కష్టం అవుతుంది అందుకే కమ్యూనికేషన్ అంటే ఏమిటో గుర్తించడానికి బదులుగా దానిని అన్వేషించడానికి ప్రయత్నిద్దాం దానిలోని కొన్ని భాగాలను చూడండి బహుశా మనకు మెరుగైన ఆలోచన వస్తుంది ఇంకా కమ్యూనికేషన్ ప్రాథమిక అర్థం పై ఒక పట్టు వస్తుంది నేను ప్రస్తావించాలనుకుంటున్న లేదా సూచించదలిచిన మొదటి విషయం ఏమిటంటేఒకరు కమ్యూనికేట్ చేయాలనే ఉద్దేశం తోటి కమ్యూనికేషన్ చేస్తారు మరి వేరొకరు కమ్యూనికేట్ చేయవద్దు అనే ఉద్దేశంతోటి కమ్యూనికేషన్ చేస్తారు మనము నాన్ వెర్బల్అశాబ్దిక కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్లోని కొన్ని అంశాలకు వెళ్తున్నందున ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాది ఎందుకంటే ఇవి అబద్ధాలు చెప్పడానికి మరియు నిజం చెప్పడానికి ముడిపడి ఉంటాయి మనం ఈ కోర్స్ లో కొనసాగుతున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని సరదా ఆటలు ఉంటాయని ఆశిస్తున్నాను కానీ ఓవర్వర్ట్ స్పష్టంగా ఉంటుంది కోవర్ట్ రహస్యంగాcovert అంటే మీరు కమ్యూనికేట్ చేయవద్దు అనుకునేది కానీ ఏది ఎలా ఉన్నా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారు ఎవరికో కోపంగా ఉంది కానీ దానిని చూపించ దలచుకోలేదు అయినా అది అతని ముఖంలో ప్రతిబింబిస్తుంది మరి ఒక నిర్దిష్ట మార్గంలో ఇది కోవర్ట్ కమ్యూనికేషన్ అవుతుంది ఈ ప్రత్యేక సందర్భంలో మనం దానిని అర్థం చేసుకోవాలనుకుంటున్న విధానం కోవర్ట్ కమ్యూనికేషన్ అంటే ఎవరితోనైనా రహస్యంగా కమ్యూనికేట్ చేయడం ఇలా కూడా సాధ్యమే మీరు ఒక వర్గం వారితో స్పష్టంగా కమ్యూనికేట్ చేస్తూనే మరో వర్గం వారితో రహస్యంగా కమ్యూనికేట్ చేయవచ్చు అయితే ఇక్కడ మన దృష్టి దానిపైన కాదు ఇక్కడ ఉద్దేశపూర్వక కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే రోజువారీ సామాజిక ప్రవర్తనలో మనం తరచుగా మనం కోరుకోని విషయాలను కమ్యూనికేట్ చేస్తాము మనము ఉద్దేశించము లేదా మనం తప్పుగా అర్థం చేసుకున్నాము లేదా మనం తప్పుగా కమ్యూనికేట్ చేస్తాము మరియు అందుకే దీనిని మనము కమ్యూనికేషన్ యొక్క ముఖ్యమైన అంశం పరిగణిస్తాము నిద్ర ఇప్పుడు తదుపరి విషయం ఏమిటంటే ఎవరైనా ఏదీ కూడా కమ్యూనికేట్ చేయని ఒక పరిస్థితి గురించి మీరు ఆలోచించగలరా మనకు వెంటనే తట్టె విషయం 'నిద్రపోవడం' వాస్తవానికి తను నిద్రపోతున్నట్లు ఎవరైనా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు అంటేనే కమ్యూనికేషన్ ఇప్పటికీ ఇక్కడ పనిచేస్తుంది అన్న అర్థం అప్పుడు మీరు వాదించవచ్చు మరి మరణం గురించి ఏమిటి మనం ఎప్పుడూ చెప్పవచ్చు ఆ వ్యక్తి చనిపోయాడని కనీసం మనం గుర్తించగలుగుతున్నాము నిద్రపోతున్న వ్యక్తి కలలు కంటూ ఉండవచ్చు ఒక రకంగా చెప్పాలంటే అతను మనతో కమ్యూనికేట్ చేయడం లేదు అతను తనతో తానే ఒక విధమైన కమ్యూనికేషన్లో ఉన్నాడు ఒకవేళ మరణిస్తే ఆ వ్యక్తి మనతో కమ్యూనికేట్ చేసే పరిస్థితి ఉండదు కనీసం మనకు అతని పరిస్థితి గురించి తెలుస్తుంది కాబట్టి అతని శరీరం లేదా జీవంలేని మృత శరీరం మనకు ఏదో తెలియజేయగలుగుతున్నాయి కనుక అది చాలా ముఖ్యమైనది మరి ఇది మనము గ్రహించాలి ఇప్పుడు మన ఆసక్తికరంగా చెప్పుకోవాలంటే కోవర్టు కమ్యూనికేషన్ లేదా ఎక్కడైతేమనకు కమ్యూనికేషన్చేసే ఉద్దేశం లేదు ఉదాహరణకి డిటెక్టివ్ కథలు షెర్లాక్ హోమ్స్ కథలో లాగా మీరు సాక్ష్యంలో కొంత భాగాన్ని చూస్తారు కమ్యూనికేషన్ యొక్క ఒక భాగం ప్రదర్శించబడింది కానీ కొన్ని లైన్లు చెరిపివేయబడ్డాయని మీరు కనుగొంటారు కాబట్టి డిటెక్టివ్ పని ఏమిటంటే చెరిపి వేయబడిన లైన్లనుసరైన చోట ఉంచడం కమ్యూనికేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చెరిపివేయబడిన పంక్తిని పూర్తి చేయడానికి కథల చివరలో డిటెక్టివ్ చాలా తరచుగా వివరిస్తూ ఉంటారు అది షెర్లాక్ హోమ్స్ లేదా హెర్క్యుల్ పోయిరోట్ అయినా అతను తప్పిపోయిన లింక్ను ఎలా గుర్తించగలిగాడో వివరిస్తారు కనుక మీరు కనుగొంటారు మనం ఎప్పుడైతే సరదా సందర్భాలు లేక ఉత్తేజకరమైన సాహసాలను చూస్తామొ దైనందిన జీవితం కాకుండా అప్పుడు మనకి కమ్యూనికేషన్ కనబడుతుంది అది అవ్యక్త ఇంప్లిసిట్implicit కమ్యూనికేషన్ లేదా స్పష్టమైనఎక్సప్లిసిట్ కమ్యూనికేషన్ అన్నది మనం వీలు చూసుకో వచ్చు ప్రత్యేకించి కోవర్ట్ కమ్యూనికేషన్ ఎందుకంటే జనాలు మీకు కమ్యూనికేట్ చేయవద్దు అని అనుకున్నప్పుడు ఆవిషయాన్ని కనుగొనడం ఎప్పుడూ ఒక సవాలుగా ఉంటుంది ఇప్పుడు అది కమ్యూనికేషన్ లో చాలా ఆసక్తికరమైన అంశం మనము ఇప్పుడు కొనసాగుతున్నప్పుడు వాటిలో కొన్నింటిని చర్చిస్తాము ఏమి కమ్యూనికేట్ చేస్తుంది కమ్యూనికేట్ చేసేది ఏమిటి శరీరం కమ్యూనికేట్ చేస్తుంది చర్యలు కమ్యూనికేట్ చేస్తాయి చర్యలు కానివి చర్య లేకపోవడం మనము మృతదేహం గురించి మాట్లాడాము అవి కమ్యూనికేట్ చేస్తాయి పదాలు కమ్యూనికేట్ చేస్తాయి నిశ్శబ్దం కూడా కమ్యూనికేట్ చేస్తుంది నిశ్శబ్దం కూడా కమ్యూనికేట్ చేస్తుంది డ్రెస్ కమ్యూనికేట్ చేస్తుంది పర్యావరణం చుట్టూ ఉన్న వివిధ వస్తువులు కమ్యూనికేట్ చేస్తాయి చిత్రాలు మరియు వస్తువులు కమ్యూనికేట్ చేస్తాయి సంగీతం కమ్యూనికేట్ చేస్తుంది నిజానికి మీరు కూర్చుని కమ్యూనికేట్ చేసే వివిధ విషయాలు ఒక జాబితాను రూపొందించవచ్చు మీరు ఆశ్చర్యపోతారు కమ్యూనికేట్ చేయనిది అంటూ ఏదైనా కనుక్కోవడం చాలా కష్టం అవుతుందేమో మీరు ఇప్పుడే మీ చుట్టూ చూసుకుంటే బహుశా మీకు సంబంధించిన ప్రతిదీ మీకు కొంత సమాచారాన్ని అందించగలదని మీరు కనుగొంటారు సరేనా ఆ రకంగా చూస్తేఉన్న ప్రతి వస్తువు ఆ మాటకొస్తే ఆ వస్తువు లేకపోవడం కూడా ఒక నిర్దిష్ట సందర్భంలో కమ్యూనికేట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇవి మనం ముఖ్యమైనవిగా చర్చిస్తాము కమ్యూనికేషన్ అంత సాధారణం కాదని మీరు ఇప్పటికే గ్రహించి ఉండవచ్చు కమ్యూనికేషన్ సంక్లిష్టమైనది మరియు ఈ అంశాలలో కొన్నింటిని సంక్షిప్తంగాతాకుతాము ఈ సంక్లిష్టతల్లో కొన్ని సాఫ్ట్ స్కిల్స్కు ఎలా సంబంధించినవి మరియు సాఫ్ట్ స్కిల్స్ విషయంలో అవి ఎందుకు ముఖ్యమైనవి ప్రారంభంలో మనము అనేక కమ్యూనికేషన్ ఛానెల్ల గురించి మాట్లాడాము ఇంతకుముందు మాట్లాడినప్పుడు నేను కమ్యూనికేషన్ ఛానల్ గురించి మాట్లాడాను వాటిని నిర్వహించకుండా ప్రాథమికంగా వాటికి అర్థం ఏమిటంటే కమ్యూనికేషన్ వివిధ మార్గాల్లో జరుగుతుంది అని శరీరాన్ని కమ్యూనికేషన్ కోసం ఒక ఛానెల్గా పరిగణించవచ్చని అనుకుందాం మీ వాయిస్ మీ ప్రసంగం మీ టెక్స్ట్ ఇదే విధంగా మీ ముఖ కవళికలను అనుకుందాం మీరు ఎలక్ట్రానిక్ మాధ్యమాన్ని చూస్తున్నట్లయితే ఎవరైనా టైప్ చేయడం కమ్యూనికేషన్ ఛానెల్గా పరిగణించబడుతుంది కాబట్టి మనము కమ్యూనికేషన్ యొక్క ఛానెల్లను చూస్తున్నప్పుడు చాలా ఉండవచ్చు కొన్నిసార్లు అవి ఐక్యంగా ఉండొచ్చు అవి అనుకూలంగా ఉండవచ్చు కొన్నిసార్లు అవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉండే విధంగా వ్యవహరించవచ్చు ఉదాహరణకి మీరు నవ్వుతున్నారు గానీ సంతోషంగా లేరు ఇక్కడ రెండు ఛానెల్లు ఉన్నాయి మీరు చెప్పే మాటలు కఠినంగా ఉన్నాయి కానీ ముఖంపై చిరునవ్వు ఉంది లేదా మీరు మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారే కానీ మీరు కోపంగా ఉన్నారు కాబట్టి రెండు ఛానెల్లు ఉన్నాయి మరియు అవి ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయి కాబట్టి మీ కమ్యూనికేషన్ కష్టంగా ఉంటుందని నేను ముందే చెప్పాను అస్పష్టతఅంబిగ్విటిambiguity అంబిగ్విటి అంటే ఎక్కడైతే కమ్యూనికేషన్ అసలు స్పష్టంగా లేదు ఇప్పుడు మీరు జాక్ కెరోవాక్ ద్వారా జపనీస్ రూపమైన హైకు అని పిలువబడే ఈ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని చూస్తే పంక్తులు అర్థం చేసుకోవడం కష్టమని మీకు అనిపిస్తుంది నా షూలో మంచు పాడుబడిన పిచ్చుక గూడు ఇప్పుడు మీరు దానిని సందర్భోచితంగా చెప్పకపోతే హైకు ఏమి చేయాలో మీకు అర్థం కాకపోతే కవిత యొక్క అర్థం అస్పష్టంగా ఉంటుంది మీరు కవితను అర్థం చేసుకోవడానికి సాధ్యమయ్యే మార్గాలలో ఒకటి ఇలాంటిది చెప్పడం ప్రస్తుతం షూలో ఉన్న మంచును చూసినప్పుడు అది పిచ్చుకల గూడులాగా వదిలివేయబడింది కాబట్టి ఒక రూపకం ఉంది ఈ రెండింటికీ మధ్యలో ఒక అద్భుతమైన పోలిక ఉంది కవి ఈ విషయాన్ని కనుగొన్నాడు మరియు ఇక్కడ చిత్రీకరించాడు ఇప్పుడు నిజానికి హైకూ ఆ క్షణం యొక్క సాక్షాత్కారాన్ని ఇలా వ్యక్తపరచాలి ఆ క్షణం యొక్క లోతైన అవగాహన లేదా ఆశ్చర్యకరమైన అవగాహన లేదా అద్భుతమైన అవగాహన కానీ ఎప్పుడు వరకు అయితే మనకు దాని సందర్భం తెలియదో దాని నేపథ్యం తెలియదో మనము దానిని అర్థంచేసుకునే స్థితిలో ఉండము ఇప్పుడు కవితలు సహజంగానే అస్పష్టంగా ఉంటాయి ఎందుకంటే దీనికి మనం రకరకాల అర్థాలు తీయవచ్చు ఉదాహరణకి నేనొక అర్ధం చెబుతాను ఇప్పుడు దానికి మీరు వేరే అర్ధం తీసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది పద్యాలకు మీ సొంత పద్ధతిలో అర్థం తీయవచ్చు దీంతో మనము మాట్లాడుకునే మూడవ విషయానికి వస్తాము - ఇంటర్ప్రిటేషన్ కమ్యూనికేటివ్ సందర్భంలో దీనికి ఖచ్చితమైన అర్థం ఏమిటి ఇంటర్ప్రిటేషన్ కి అర్థం ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఆ విషయాలు లేదా ఆ సందేశాలు కమ్యూనికేటివ్ సందర్భంలో అర్థం అయినప్పుడు ఒక సందేశాన్ని అర్థం చేసుకోవడం లో వేరే చాలా విషయాలు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాయి అది ఇంటర్ప్రిటేషన్ అంటే మనము ఇంటర్ప్రెటేషన్ గురించి కొంత సమయం తర్వాత మాట్లాడదాం ఇక్కడ దానికి ఒక ఉదాహరణ ఇద్దాము చైనీస్ సంప్రదాయంలో మరియు భారతీయ సంప్రదాయంలో మన వద్ద బాగా తెలిసిన కథ ఒకటి ఉంది ఆరుగురు అంధ వ్యక్తుల ఇంకా ఒక ఏనుగు గురించి వాళ్లు అనుభవాన్ని కనుగొనాలనిలేదా నిర్వచించాలని అనుకున్నారు ఒక ఏనుగు ఎలా ఉంటుంది అని సహజంగానే వారు ఏనుగు వివిధ భాగాలను ముట్టుకున్నారు మరియు అది ఎలా ఉందనడానికి రకరకాల సమాధానాలతో ముందుకు వచ్చారు కనుక వారి నిర్వచనాలు కూడా వైవిధ్యంగా ఉన్నాయి ఒకరు చెట్టులా ఉందన్నారు మరొకరు పాములా అన్నారు లేదా గోడ వారు వారి ముట్టుకున్న శరీర భాగాలనుబట్టి లెదా దా గట్టిగా సూటిగా వారు దంతం ముట్టుకున్నప్పుడు లేదా పళ్ళెము లాగా చెవులు ముట్టుకున్నప్పుడు ఇంటి పైకప్పు లాగా ఏనుగు ఉదరం ముట్టుకున్నప్పుడు కనుక మీరు చూడవచ్చు ఇది ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు తరచుగా ఇది అతిశయోక్తితో కూడిన ఉదాహరణ అయినప్పటికీ చాలాసార్లు మనం ఒక వస్తువు చూస్తున్నప్పుడుఏదైనా సందర్భంలో సందేశం ఏదైనా సందర్భంలో అది చాలా ఖచ్చితంగా ఉంటే తప్పా ఒక్క దాని కన్నా ఎక్కువ ఇంటర్ప్రిటేషన్లు సుసాధ్యం ఇంటర్ప్రిటేషన్లు కూడా సందర్భాన్ని బట్టి మారుతాయి ఒకే వస్తువు అనుకుందాము ఒక సందర్భంలో ఒకలా కనపడుతుంది మరొక సందర్భంలో మరోలా కనబడుతుంది ఉదాహరణకి ఒక గ్లాసు వెలుతురులో అదే గ్లాసు చీకట్లో సగం చీకట్లో ఒకే వస్తువుకి విభిన్న వెర్షన్లు చూపెడతాయి కనుక ఇంటర్ప్రిటేషన్ అన్నది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది సామాజిక సాంస్కృతిక సందర్భంలో మనకు జనాలతో లావాదేవీలు ఉన్నప్పుడు మనము జనాలతో సంభాషించిన పుడు మనకు గ్రూప్ డైనమిక్స్ ఉన్నప్పుడు అంచనా వేయడానికి ఎవరు ఏమంటున్నారో ఊహించడానికి అందుకే ఇది ఒక కీలక పదం మన ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తుంది మనము కమ్యూనికేషన్ ఛానల్స్ గురించి ముందే మాట్లాడాము నేను మాట్లాడిన ఆ ఛానల్స్ గురించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఉన్నది మాట్లాడవచ్చులేదా రాయొచ్చు నాన్ వర్డ్ చానెల్స్ అంటే శబ్దం రంగు వెలుతురు చిత్రాలు మరియు వస్తువులు శరీరం పర్యావరణం డిజిటల్ సిగ్నల్స్ కూడా ఉంటాయి లేదా ఫైబర్ ఆప్టిక్ లైన్ ఎలా అయితే కమ్యూనికేట్ చేస్తుందో వైర్లెస్కమ్యూనికేట్ చేస్తుంది సందేశం కమ్యూనికేట్ చేయగలిగింది ఏదైనా దానిని మనం ఛానల్ గా పరిగణించవచ్చు నేను చెవిటి మరియు మూగవారి కోసం సంకేత భాషను ఉపయోగిస్తుంటే అది కూడా కమ్యూనికేషన్ ఛానెల్ అవుతుంది ఏదైనా సరే నేను పెయింటింగ్ ఉపయోగిస్తుంటే అది కమ్యూనికేషన్ ఛానెల్ అవుతుంది ఇవన్నీ కమ్యూనికేషన్ ఛానల్స్గా నిర్వచించవచ్చు ఇది కొంచెం గంభీరంగా అనిపించవచ్చని ఇప్పుడు నాకు తెలుసు కానీ చాలా కాలంగా జనాలు కమ్యూనికేషన్ నమూనాలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూస్తున్నారు కాబట్టి మనము ఈ మోడళ్ల వివరాలకు వెళ్లము కానీ త్వరిత పరిశీలన సరిపోతుంది మొట్టమొదటి ప్రాథమిక ఇంట్లో మూలాధారము ఏమిటంటే ఎలాంటి కమ్యూనికేషన్ లో నైనా సరే ఒక పంపినవారు మరియు స్వీకరించేవారు ఉంటారు కానీ అది తగినంత సరిపోదు మీ దగ్గర ఒక సందేశం ఉండాలి మరియు ఒక ఛానెల్ ఉండాలి ఒక మాధ్యమం సందేశాన్ని కమ్యూనికేట్ చేయడానికి మీరు టెలిఫోన్ గురించి మాట్లాడుతుంటే వైర్లు మీరు ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం గురించి మాట్లాడుతుంటే అప్పుడు వాళ్లు చేసే శబ్దాలు ఛానల్ ఏదైతే ఉచ్ఛరిస్తారో అది సందేశం ఆపై మనము లావాదేవీల నమూనాల వైపు వెళ్తాము పరస్పర చర్య అనేది ఒక దిశ నుండి మరొక దిశకు వెళ్లడం మాత్రమే కాదు ఇది ఇద్దరు వ్యక్తులు పరస్పరం వ్యవహరించే ప్రక్రియ కాబట్టి ఈ మార్గం మరియు ఆ మార్గం ఉంది అప్పుడు మన వద్ద గోఫ్మన్ యొక్క నిర్మాణ నమూనాను ఉన్నాము భాషావేత్తలతో సహా అనేక ఇతర సిద్ధాంతకర్తలు శబ్దం డీకోడింగ్ ఎన్కోడింగ్ ఛానెల్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడండి మరియు మనము ఈ సమస్యలలో కొన్నింటిని ఒక క్షణం తరువాత పరిశీలిస్తాము కాబట్టి ఇది ప్రక్రియకు చాలా సరళమైన ఉదాహరణ కమ్యూనికేషన్ యొక్క సరళ ప్రక్రియ సందేశం పంపిన వారు మరియు సందేశం స్వీకరించిన వారు ఉన్నారు గ్రహీత పంపేవారు కావచ్చు మరియు పంపినవారు స్వీకర్త కావచ్చుఈ విధంగా ఒక లీనియర్ మోడ్ లావాదేవీ మోడ్ గామారవచ్చు ఎందుకంటే నేను మీతో మాట్లాడుతుంటే మీరు నాకు ప్రతిస్పందిస్తున్నారు అది ఇకపై కమ్యూనికేషన్ యొక్క సరళ ప్రక్రియ కాదు ఉదాహరణకి ఉదాహరణకు ఇప్పుడు మీరు నా ప్రసంగాన్ని వింటున్నారు ఇది కమ్యూనికేషన్నేను కమ్యూనికేషన్ పంపినవాడిని మరియు మీరు రిసీవర్ గ్రహీత నేను స్పీకర్ మరియు మీరు వినేవారు కానీ మన మధ్య డిస్కషన్ జరిగిన మరుక్షణం ఈ సంభాషణ నాన్ లీనియర్ అయిపోతుంది ఎందుకంటే నేను చేసిన వివిధ విషయాలకు మీరు స్పందిస్తున్నారు నేను మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను ఇక ఇది నాన్ లీనియర్కమ్యూనికేషన్ గా మారిపోతుంది ఇక ఇది నాన్ లీనియర్కమ్యూనికేషన్ గా మారిపోతుంది మనము కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టినప్పుడు విషయాలు సులభతరం చేయడానికి జనాలు కమ్యూనికేట్ చేయడం ప్రారంభించారని కనుగొన్నాము జీవితాన్ని సులభతరం చేయడానికి కమ్యూనికేషన్ అనేది సహకరించే ప్రక్రియ అనేక సందర్భాల్లో మనం కమ్యూనికేట్ చేయడానికి ప్రాథమిక కారణం విషయాలు జరగడం నేను ఏదైనా చేయలేకపోతే మరొకరు నా కోసం చేస్తే ఇవన్నీ చేయడం కోసం ఒకరితో ఒకరు సహకరిస్తాం ఒక సమాజం నాగరికత కోసం నిర్మించాలంటే కమ్యూనికేషన్ని పెంపొందించుకోవడం చాలా అవసరం కానీ ఈ ప్రక్రియలో మనం జాగ్రత్తగా చూస్తే ఏ సమయంలోనైనా కమ్యూనికేషన్ తగ్గడం లేదా తరగడం జరగలేదు మనం ఎంత ఎక్కువ కమ్యూనికేట్ చేస్తామో అంత ఎక్కువగా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది నేను ఐఐటి వ్యవస్థలో చేరినప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం 18 సంవత్సరాల క్రితం సమయం గుర్తుకొస్తుంది నేను ఉత్తరాలు రాసే వాణ్ని పోస్ట్కార్డులు వేసేవాడిని రెండు పోస్ట్కార్డులు కూడా వేశాను ఒక్కరోజులో నా తల్లిదండ్రులకు కొంతమంది స్నేహితులకు ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితిలో సగటున రోజుకు కనీసం 50 నుండి 25 ఇమెయిల్లను స్వీకరించి వాటిలో కనీసం 10 15 కి ప్రతిస్పందిస్తూ ఉన్నాము మన వద్ద SMS ఉంది టెలిఫోన్ ఉంది కాబట్టి మనం 20 సంవత్సరాలలో చేస్తున్న కమ్యూనికేషన్ మొత్తాన్ని పరిశీలిస్తే అది నిజంగా పెరిగింది కాబట్టి మీరు విషయాలను సరళీకృతం చేయడానికి కమ్యూనికేషన్ను చేస్తున్నట్లయితే అది అస్సలు పని చేయలేదు కానీ ఒక రకంగా ఇది తెరపై ప్రదర్శించబడే అనంతమైన నమూనాను వివరిస్తుంది మనము చూస్తున్నది అనంతమైన మోడల్ను పంపేవారు మరియు స్వీకరించేవారు కానీ మనము ఇప్పటికే చర్చించినట్లుగా రిసీవర్ లేక పంపిన వ్యక్తి ఎవరైనా చనిపోతే తప్ప లేదా కొన్ని కారణాల వల్ల కమ్యూనికేషన్ నెట్వర్క్ విచ్ఛిన్నం అయితే తప్ప ఈ ప్రక్రియ ఒక అనంతమైన ప్రక్రియ ఇది అనంతంగా సాగుతుంది అడ్డంకులు అంటే కమ్యూనికేషన్ ని ఆపేవి నేను మీతో మాట్లాడుతున్నాను అనుకుందాం మరియు సంకేతాలు బలహీనంగా ఉన్నాయి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆగిపోయింది అది కమ్యూనికేషన్కు అడ్డంకి ఎన్కోడింగ్ వివిధ రకాలుగా జరుగుతుంది చాలా ప్రాథమిక స్థాయిలో నేను ఉపయోగిస్తున్న భాష ఒకఒరిస్సా లేదా పశ్చిమ బెంగాల్ లోని కొన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది అర్థం కాకపోవచ్చు కాబట్టి అతను ఈ భాషను డీకోడ్ చేయలేకపోవచ్చు కాబట్టి చాలా సాధారణ స్థాయిలో నేను ఆంగ్ల భాషలో ఎన్కోడింగ్ చేస్తున్నాను మరియు మీరు ఆంగ్ల భాషలో డీకోడింగ్ చేస్తున్నారు కానీ ఎవరికైనా భాష తెలియకపోతే ఆ వ్యక్తి దానిని డీకోడ్ చేయలేరు అది కూడా ఒక అడ్డంకి ఎన్కోడింగ్ మరియు డీకోడింగ్ కూడా డిజిటల్ స్థాయిలో జరుగుతాయి ఎందుకంటే మీరు సిగ్నల్ డిజిటల్ సిగ్నల్స్ పొందగలుగుతారు మరియు అవి మీ కోసం అనలాగ్ ఇమేజ్ను సృష్టిస్తుంది అది మళ్లీ ఎన్కోడింగ్ మరియు డీకోడింగ్ ప్రతిస్పందన గుర్తించడం అభిప్రాయం ఇది మనము మాట్లాడుకున్న మొత్తం లావాదేవీ ప్రక్రియ ఫిల్టర్స్ అన్నవి మళ్లీ చాలా ముఖ్యమైనవి నేను దానిని ఈ క్షణంలో హైలెట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ముందు మనము వ్యాఖ్యానాల గురించి మాట్లాడాము మరియు ఫిల్టర్లు అనేవి ఇంటర్ప్రిటేషన్తో మనకు సహాయపడే విషయాలు మనము అర్థాలను నిర్మించే విధానం మనం విషయాలను అర్థం చేసుకునే విధానం చాలా వరకు ఫిల్టర్లు అని పిలవబడే వాటిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ని దెబ్బతీసే లేదా సవరించే లేదా కమ్యూనికేషన్ని ప్రభావితం చేసే విషయాలు ఫిల్టర్లు మరియు అడ్డంకులు అని అర్థం చేసుకోవాలి జ్ఞానం స్థితి సంస్కృతి భావోద్వేగాలు సందర్భం లింగం వయస్సు ఇవన్నీ ఫిల్టర్లుగా పనిచేస్తాయి ఒక ఉదాహరణ తీసుకుందాం కోక్ ఈ 7 లేదా 8 విషయాల ద్వారా కోక్ ని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు కోక్ ఎక్కడ తయారవుతుంది దానిలో ఏమి ఉంటుంది మరియు కోక్ యొక్క రసాయన భాగాలు ఏమిటి అనే విషయంపై అవగాహన మీరు కోక్ తాగడం వల్ల మీ సామాజిక స్థితి ప్రభావితం అవుతుందా ఏ సంస్కృతులలో కోక్ ప్రోత్సహించబడినదిచిన్న పిల్లల సంస్కృతులు కావచ్చు బహుశా కోక్ ప్రోత్సహించబడని కొన్ని సంస్కృతులు ఉండవచ్చు భావోద్వేగాలు కోక్ పిల్లలను ఉత్తేజపరచవచ్చు వృద్ధులను ఉత్తేజపరచకపోవచ్చు సందర్భం మీకు దాహం వేస్తోంది లేదా వేడిగా ఉంది అందుకని మీకు కోక్ కావాలి లింగం మీరు పురుషుడు లేదా స్త్రీ అనేదానిపై ఆధారపడి వేరే ఏదైనా తాగడానికి మీరు ప్రభావితం కావచ్చు వయసు చాలా మంది వృద్ధులకు కోక్ తాగాలని ఉండదు అదే వస్తువు అదే స్టిములై ఉద్దీపన ప్రేరణ - ఈ సందర్భంలో అది స్టిములై కోక్ లేదా కోక్ యొక్క చిత్రం ఉంటుంది వివిధ రకాల ప్రతిస్పందనలను వెలికితీస్తుంది మరియు ఎడమ వైపున మనము వివరించిన వివిధ భాగాలు వైపు మనము వెళ్తున్నాం అవి సాఫ్ట్ స్కిల్స్ యొక్క సాధారణ సందర్భంలో చాలా ముఖ్యమైనవి మీగురించి జనాలు ఏమి గ్రహిస్తారో అందులో ఇవి చాలా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయి మిమ్మల్ని సానుకూలంగా లేదా ప్రతికూలంగా గ్రహించినా సాఫ్ట్ స్కిల్స్ విషయం వచ్చేసరికి మీరు ఎలా పని చేయగలుగుతున్నారు ఇప్పుడు అడ్డంకుల గురించి మాట్లాడుతూ అడ్డంకులు ఏమిటో నేను ఇప్పటికే మీకు చెప్పాను మాటవరసకి సాఫ్ట్ స్కిల్స్ గురించి నేర్చుకోవడానికి ఏమీ లేదనే ఊహతో మీరు ప్రారంభిస్తారని అనుకుందాం ఇప్పుడు ఇది ఒక రకమైన పక్షపాతం మీకు ఈ రకమైన పక్షపాతం ఉంటే మీరు ఈ అంశాన్ని వినడానికి ఆసక్తి చూపరు మీరు స్విచ్ ఆఫ్ అయిపోతారు కనుక ఇది అడ్డంకిగా పనిచేస్తుంది మనము భావోద్వేగాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కలవరపడతారు లేదా మీరు చాలా సంతోషంగా ఉన్నారు లేదా దృష్టి పెట్టరు మీకు ఏది వినాలని అనిపించకపోవచ్చు కనుక ఇది అడ్డంకిగా పనిచేస్తుంది మాధ్యమం - నేను మీకు చెప్పినట్లుగా ఈ మాధ్యమం నిర్దిష్ట సమయంలో విచ్ఛిన్నం కాకపోవచ్చు బాహ్య విషయాలు - భాష గురించి ఇది అది ఒక అడ్డంకి మీకు భాష తెలియదు అది సమస్యను సృష్టించగలదు శబ్దం మరియు జోక్యం మనము ఇప్పటికే వివరించాము ఇప్పుడు ఈ సంక్షిప్త పరిచయం ముగింపులో కీలక బిందువులు సారాంశాన్ని మనము చూస్తాము ఎందుకంటే అవి మనకు సహాయపడతాయి నేను ఇవ్వబోతున్న ప్రతి అంశానికి సంబంధించి మీకు కీలక అంశాల సంక్షిప్త సారాంశం ఉంటుంది మీరు ఎల్లప్పుడూ త్వరగా చూడవచ్చు మీ జ్ఞాపకాలను గారడీ చేయడానికి కమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ పరిచయం ఇక్కడతో ముగియదు అని గ్రహించడం ముఖ్యం ఎందుకంటే కమ్యూనికేషన్ యొక్క వివిధ వర్గాలు ఉన్నాయి మనము కమ్యూనికేట్ చేసే వివిధ మార్గాలు కమ్యూనికేషన్ ఛానెల్లు ఈ సమయం వరకు మనము విస్తృతంగా చర్చించలేదు కాబట్టి మనము అనుసరించే చర్చలలో ఆ సమస్యలను పరిశీలిస్తాము మరియు అనుసరించాల్సిన టాక్ మళ్లీ కమ్యూనికేషన్ గురించి నేను మీకు చెప్పినట్లుగా సాఫ్ట్ స్కిల్స్ విషయంలో ఇది చాలా సందర్భోచితమైనది మరియు దానికి సంబంధించిన కొన్ని సంబంధిత అంశాలను నేను వివరించాలనుకుంటున్నాను ధన్యవాదాలు